హాయ్ ఈ మాడ్యూల్కు స్వాగతం చివరి మాడ్యూల్లో వోలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ డిటెక్షన్ ఎలా ముఖ్యమో మరియు అటువంటి కాంపౌండ్ ని డిటెక్ట్ చేయడానికి సెన్సార్లను ఎలా ఫ్యాబ్రికేట్ చేయాలో మనము చూశాము ఇప్పుడు తరువాతి కొద్ది మాడ్యూళ్ళలో మునుపటి ఫ్యాబ్రికేషన్ యొక్క వివరాలతో మనము వెళ్తాము కాని మీరు మాడ్యూల్ 1 నుండి మునుపటి మాడ్యూళ్ళ నుండి గుర్తుచేసుకుంటే ఇప్పటి వరకు మనము సెన్సార్ యొక్క అనేక అప్లికేషన్స్ ని చూశాము ఇప్పుడు సెన్సార్ యొక్క మరో అప్లికేషన్ ఫ్లెక్సిబుల్ సెన్సార్స్ ఇప్పుడు మనం ఫ్లెక్సిబుల్ సెన్సార్స్ ను ఎక్కడ ఉపయోగించవచ్చు మనము బయోమెడికల్ రోబోటిక్స్ తో సహా వివిధ అప్లికేషన్స్ వద్ద ఫ్లెక్సిబుల్ సెన్సార్స్ ను ఉపయోగించవచ్చు నేను ప్రతిసారీ నా రిస్ట్ యొక్క ప్రెజర్ లో మార్పును తెలుసుకోవాలనుకుంటున్నాను అని నేను చెబితే నేను మొదట ఫిస్ట్ ని చేసినప్పుడు ఈ రిస్ట్ ఏరియా అయిన ఈ పర్టిక్యులర్ ఏరియా లో నా ప్రెజర్లో మార్పు ఏమిటి నేను దానిని ఓపెన్ చేశానుక్లోజ్ చేశానునేను ఫ్యాబ్రికేట్ చేయబడిన ఫ్లెక్సిబుల్ సెన్సార్ ను కలిగి ఉంటే నేను ఫిస్ట్ని తయారు చేసేటప్పుడు మరియు విడుదల చేసేటప్పుడు ప్రెజర్ ఏమిటో నేను త్వరగా అర్థం చేసుకోగలను నేను 360 డిగ్రీల మాదిరిగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఉపయోగించలేరు నాకు తెలుసు ప్రెజర్ ఒక వైపు మాత్రమే కాకుండా అన్ని వైపులా తెలుసుకోవాలి గాని నేను చాలా సెన్సార్లను ఉపయోగించగలను నేను సెన్సార్ల శ్రేణిని కలిగి ఉన్న ఒక ఫ్లెక్సిబుల్ సెన్సార్ను ఉపయోగించగలను అదే విధంగా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి నేను మీకు సహాయం చేస్తున్నాను కాబట్టి ఫ్లెక్సిబుల్ సెన్సార్ను ఎలా ఫ్యాబ్రికేట్ చేయాలో మనము చూస్తాము మీరు స్క్రీన్ను చూస్తే మనకు ఒక రకమైన సెన్సార్లు ఉన్నాయి వీటిలో స్ట్రెయిన్ గేజ్ మాత్రమే లేదు కాబట్టి మనము చర్చిస్తున్న సెన్సార్లను ఇక్కడ మీరు చూడగలిగితే ఇవి 1 2 3 4 5 6 7 మరియు 8 వంటివి 8 సెన్సార్లు ఉన్నాయి కాబట్టి 8 స్ట్రెయిన్ గేజ్లు ఉన్నాయి నా అర్థం ఏమిటంటే స్ట్రెయిన్ గేజ్లు రెజిస్టర్ చేయబడిన పిజో ఇవి బోరాన్ డోపింగ్ సహాయంతో డోప్ చేయబడతాయి కాబట్టి ఇది స్ట్రెయిన్ గేజ్ నేను స్ట్రెయిన్ ను అప్లై చేస్తే రెసిస్టెన్స్ లో మార్పు ఉంటుంది కాబట్టిఅక్కడ స్ట్రెయిన్ గేజ్ ఉంది స్ట్రెయిన్ గేజ్పైన ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంది ఇన్సులేటింగ్ మెటీరియల్పై గోల్డ్ ప్యాడ్ ఉంది అక్కడ గోల్డ్ ప్యాడ్ ఉంది కాబట్టి ఫ్యాబ్రికేట్ చేయటానికి ఒకటి ఉంటే అది ఇలా కనిపిస్తుంది కానీ ఇక్కడ సెన్సార్ ఎక్కడ ఉంది ఈ ప్రత్యేక పరికరం మధ్యలో సెన్సార్ ఉంది అందుకే ఇది మైక్రో సెన్సార్ ఇది మైక్రో సెన్సార్ ఆపై మీరు మైక్రో సెన్సార్తో కాంటాక్ట్ వంటి కొన్ని జిగ్జాగ్ పాటర్న్ను ఉపయోగించారని చూడవచ్చు జిగ్జాగ్ను ఉపయోగించటానికి మరియు స్ట్రెయిట్ లైన్స్ ను ఉపయోగించక పోవటానికి కారణం ఏమిటి దీనికి కారణం ఇప్పుడు మెటీరియల్ ఫ్లెక్స్ అయినప్పుడు తక్కువ స్ట్రెస్ ఉంటుంది మరియు అందువల్ల కాంటాక్ట్ బ్రోక్ కాదు అది డామేజ్ కాదు ఫ్లై యొక్క బరువును అర్థం చేసుకోవడం అనే మరొక అప్లికేషన్ ని ఎలా ఫ్యాబ్రికేట్ చేయాలో మనము చూస్తాము ఇప్పుడు ఇది మైక్రో ఫ్లఫ్ ఇది మైక్రో సెన్సార్ ఇది హౌస్ఫ్లై యొక్క బరువును కొలవగలదు హౌస్ఫ్లై మనం ప్రతిరోజూ చాలా ప్రదేశాలలో చూస్తాము మరియు హౌస్ఫ్లై లో చాలా సెన్సార్లు ఉన్నాయి కానీ మాకు ఈ ప్రత్యేకమైన కీటకం యొక్క అనాటమీ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ఆసక్తి లేదు మనకు ఆసక్తి ఉన్నది ఏమిటంటే హౌస్ఫ్లై బరువును కొలవగల మైక్రో సెన్సార్ ను తయారు చేయవచ్చా ఫ్లెక్సిబుల్ మెటీరియల్ మీద లేదా సిలికాన్ సబ్స్ట్రేట్ పై ఉండే మైక్రో సెన్సార్ను మనం ఫ్యాబ్రికేట్ చేయగలమాఅది హౌస్ఫ్లై యొక్క బరువును కొలవగలదు అలాంటి సెన్సార్ను ఎలా తయారు చేయాలో కాబట్టి ఇప్పటి వరకు మనం చాలా సెన్సార్లను చూశాము ఇప్పుడు యాక్చుయేటర్లను త్వరగా చూద్దాం కాబట్టి కోర్సు సెన్సార్లు మరియు యాక్యుయేటర్ల పై ఉన్నందున మనం రెండింటి పై దృష్టి పెట్టాలి కాని ఎక్కువ సమయం మనం సెన్సార్ కోణం నుండే చూస్తూనే ఉంటాము ఏది ఏమయినప్పటికీ యాక్యుయేటర్ చాలా ముఖ్యమైనది ఇది ఒక మెకానిజం ఇది సరిగ్గా పనిచేయడానికి కొన్ని రకాల ఎనర్జీని మోషన్ గా మారుస్తుంది ఇప్పుడు ఉదాహరణకు దూరం మీద ఎనర్జీని కదిలించటం మరియు మీరు యాక్యుయేటర్ను సరిగ్గా అర్థం చేసుకోవాలనుకుంటే మైక్రో ఇంజనీరింగ్లో అనేక రకాల మైక్రో యాక్యుయేటర్లు ఉన్నాయి కాబట్టి మీరు రిమోట్ లాగా పనిచేసే వెహికల్ గురించి మాట్లాడాలనుకుంటే అప్పుడు యాక్యుయేటర్స్ యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయి రిమోట్ లాగా పనిచేసే వెహికల్ ని ROV అని కూడా పిలుస్తారు మరియు ROV పనిలో ఉపయోగించే 3 సాధారణ రకాల ఎనర్జీ ఎలక్ట్రికల్ హైడ్రాలిక్ ప్రెజర్ లేదా న్యూమాటిక్ ప్రెజర్ ROV లలో సర్వసాధారణమైన యాక్యుయేటర్ ఉపయోగించబడుతుండగా మోటార్స్ సోలెనోయిడ్ వాల్వ్స్ అలాగే న్యూమాటిక్ లేదా హైడ్రాలిక్ మరియు లేదా హైడ్రాలిక్స్ కాబట్టి ఇది యాక్యుయేటర్ల అప్లికేషన్ అయితే మీరు ఓవర్ వ్యూ కోణం నుండి చూడాలనుకుంటే మీరు స్లైడ్ను చూస్తే ఓవర్ వ్యూ అప్పుడు కొన్ని సాధారణ MEMS ఫేజ్ యాక్యుయేటర్లు పిజోఎలెక్ట్రిక్ యాక్యుయేటర్స్ థర్మల్ యాక్యుయేటర్స్ మరియు మాగ్నెటిక్ యాక్యుయేటర్స్ ఇతర యాక్యుయేటర్లు బీమ్స్ కావచ్చు అది ఎలెక్ట్రోస్టాటిక్ యాక్యుయేటర్లు కావచ్చు మరియు ఇది మెకానిజం మరియు మీరు దానిని ఉపయోగించాలనుకున్నప్పుడు MEMS యాక్చుయేషన్ ఎంపికలు పిజోఎలెక్ట్రిక్ బేస్ MEMS థర్మల్లీ ఆపరేటెడ్ యాక్యుయేటర్స్ ఎలెక్ట్రోస్టాటికల్లి ఆపరేటెడ్ యాక్యుయేటర్స్ మాగ్నెటికెల్లి ఆపరేటెడ్ యాక్యుయేటర్లు డైనమిక్స్ పరంగా మీరు బీమ్ బెండింగ్ లేదా డాంపింగ్ డైనమిక్ వ్యవస్థలు చూడవచ్చు కాబట్టి నేను పిజోఎలెక్ట్రిక్ లేదా ఫెర్రోఎలెక్ట్రిక్స్ తో ప్రారంభించాలనుకుంటే హ్యూజ్ ఎనర్జీ డెన్సిటీస్ ఇది మంచి ఎఫిషియన్సీ ని కలిగి ఉంటుంది హ్యూజ్ ఫోర్స్ తో చిన్న డిస్ప్లేసెమెంట్ని కొలవవచ్చు పిజోఎలెక్ట్రిక్ పరంగా పెద్ద ఫ్యాబ్రికేషన్ ఛాలెంజ్ నిరంతరం టెక్నాలజీ పిజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ అనగా మీరు ఫోర్స్ ని అప్లై చేసినప్పుడు దానివల్ల వోల్టేజ్ లో మార్పు వస్తుంది మరియు అది పిజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లేదా మీరు వోల్టేజ్ ను అప్లై చేసినప్పుడు దానివల్ల మెకానికల్ మూమెంట్ లో మార్పు వస్తుంది ఇది రివర్స్ ఫేజ్ కాబట్టి పిజో యాక్యుయేటర్స్ లేదా పిజోఎలెక్ట్రిక్ యాక్యుయేటర్స్ యొక్క ఉదాహరణలు ఏమిటి పిజో రెసిస్టివ్ అనేది మీరు ఒక ఫోర్స్ ని అప్లై చేసినప్పుడు రెసిస్టెన్స్ లో వచ్చే మార్పు పిజో రిజిస్టర్కు భిన్నంగా ఉంటుంది ఇక్కడ మీరు ప్రెజర్ ని లేదా ఫోర్స్ ని అప్లై చేసినప్పుడు వోల్టేజ్ లో మార్పు వస్తుంది కాబట్టి యాక్యుయేటర్ మెటీరియల్స్ లేదా పిజోఎలెక్ట్రిక్ మెటీరియల్స్ అంటే ఏమిటి మొదటిది పివిడిఎఫ్ ఇది పాలీవినైల్ పాలీవినైల్డిన్ ఫ్లోరిడ్ ఫ్లోరైడ్ రెండవది జింక్ ఆక్సైడ్ ఇది ZnO లేదా ZnO మూడవది లీడ్ జిర్కోనేట్ టైటనేట్ ఇది PZT మరియు నాల్గవ ది PMNT మరియు PMNPT కాబట్టి మీరు మైక్రో యాక్యుయేటర్ను ఫ్యాబ్రికేట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువగా ఉపయోగించే పిజోఎలెక్ట్రిక్ మెటీరియల్ జింక్ ఆక్సైడ్ మరియు PZT లు కాబట్టి మనం వ్రాయగల ఒక పేజీ సారాంశం ఏమిటంటే దీనికి అధిక వోల్టేజ్ మరియు తక్కువ కరెంట్ మైక్రోమీటర్కు సుమారు 100 వోల్ట్లు ఉన్నాయి స్టాటిక్ కరెంట్ లేదు మరియు అందుకే ఇది ఎక్స్ల్లెంట్ ఇన్సులేటర్ ఏదైనా యాక్యుయేటర్లలో అత్యధిక ఎనర్జీ డెన్సిటీ కానీ లార్జ్ ఫోర్స్ మరియు స్మాల్ డిస్ప్లేసెమెంట్ మెటీరియల్స్ మరియు పరికరాలు ఉన్నాయో లేదో సూచించడం చాలా కష్టం కాని ఇది నిరంతరం ఆశాజనకంగా ఉన్న మెటీరియల్ ఇప్పుడు మరొక రకమైన యాక్యుయేటర్లు థర్మల్ యాక్యుయేటర్లు మరియు థర్మల్ యాక్యుయేటర్స్ విషయం లో ఇది యూనిట్ ఏరియా కి చాలా ప్రభావవంతమైన మరియు హై ఫోర్స్ అవుట్ పుట్ ని అమలు చేయడానికి థర్మల్ ఎక్సపెన్షన్ ను ఉపయోగిస్తుంది ఉదాహరణకు ఈ డైరక్షన్ లో ట్రాన్సలేట్ అవుతుంది కోల్డ్ మరియు హాట్ ఆర్మ్ ఎలా మారుతుందో దాన్ని బట్టి యాక్చుయేటర్ ఈ ప్రత్యేక డైరక్షన్ లో కదులుతుంది కాబట్టి మనము ప్రస్తుత ఇన్ పుట్ ప్యాడ్ ను అప్లై చేసినప్పుడు దానిలో మార్పుకు కారణమయ్యే డిస్ప్లేసెమెంట్ ఉంది యాక్చుయేటర్లో హీట్ ఉంది ఇది డిస్ప్లేసెమెంట్లో మార్పును కలిగి ఉంటుంది లేదా డైరక్షన్ కోణం లోకి ట్రాన్సలేట్ చేస్తుంది అధిక ఫోర్స్ కోసం మనం క్యాస్కేడెడ్ థర్మల్ యాక్యుయేటర్ల ను కూడా కలిగి ఉండవచ్చు ఇది ఒకే యాక్యుయేటర్ అయితే మనకు ఒకే థర్మల్ యాక్యుయేటర్ తో పోలిస్తే అధిక ఫోర్స్ని ఉత్పత్తి చేయగల యాక్చుయేటర్లను కలిగి ఉండవచ్చు నేను కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ అయిన CMOS గురించి మాట్లాడితే అక్కడ షెన్ అలెర్గ్రెట్టో హు రాబిన్సన్ యు అల్బెర్టాU Alberta చేత చేయబడిన పని ఉంది అక్కడ వారు CMOS లో థర్మల్ యాక్చుయేషన్స్ పై పని చేశారు మరియు ఇక్కడ బీమ్ యొక్క జౌల్ హీటింగ్ అనేది మిర్రర్ యొక్క కోణాన్ని మార్చే డిఫరెన్షియల్ థర్మల్ ఎక్సపెన్షన్ కు దారితీస్తుంది మీరు చూస్తే ఇది మిర్రర్ మరియు థర్మల్ ఎక్సపెన్షన్ యొక్క కోణాన్ని అమర్చిన జౌల్ ఉన్నప్పుడు డిఫరెన్షియల్ థర్మల్ ఎక్సపెన్షన్ కారణంగా కోణం మారుతుంది మరియు ఇది మిర్రర్ కోణం లో మార్పుకు కారణమవుతుంది కాబట్టి థర్మల్ యాక్యుయేటర్లను అధ్యయనం చేశారు మీరు పిజో యాక్యుయేటర్ మరియు థర్మల్ యాక్యుయేటర్ యొక్క సారాంశం పోలికను కలిగి ఉండాలనుకుంటే అప్పుడు థర్మల్ యాక్యుయేటర్ విషయం లో ఉపయోగం ఈజీ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఏదేమైనా ఒక లార్జ్ ఫోర్స్ స్మాల్ డిస్ప్లేసెమెంట్స్ కు ఫోర్స్ని ట్రేడ్ ఆఫ్చేయడానికి లెవెర్ మెకానిజం అవసరం సాధారణంగా ఇది పిజోఎలెక్ట్రిక్ లాగా అంత ఎఫిషియెంట్ గా ఉండదు మరియు అందువల్ల ఇన్ఎఫిషియెంట్ టైం కాన్స్టెంట్స్ లో సుమారు 1 మిల్లీసెకన్లు గాలి ద్వారా సబ్స్టెన్షియల్ కండెక్షన్ ఉంది మరియు సబ్ మిల్లీమీటర్ డిజైన్ల లో మినిమల్ కన్వెక్షన్ ఉంటుంది రేడియేషన్ లాస్అనేది 300 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ముఖ్యమైనది రేడియోయాక్టీవ్ లాసెస్ ఎక్కువగా ఉన్నప్పుడు తప్ప ఇన్స్టంట్ హీలింగ్ హీటింగ్ స్లో కూలింగ్ ఉంటుంది కాబట్టి థర్మల్ యాక్యుయేటర్ను వివరంగా అర్థం చేసుకునేటప్పుడు మనం అర్థం చేసుకోవలసిన కొన్ని విషయాలు ఇవి ఇప్పుడు MEMS అంటే ఏమిటో చూద్దాం ఎందుకంటే యాక్యూయేటర్ లేదా సెన్సార్అయినా మనం మైక్రో ఎలెక్ట్రోమెకానికల్ సిస్టమ్స్ బేస్డ్ ఫాబ్రికేషన్ టెక్నాలజీఅనే టెక్నాలజీని ఉపయోగించాలి మరియు MEMS యొక్క అబ్ స్ట్రాక్ట్ ఈ విధంగా చదివినట్లు మీరు చూస్తే MEMS బేస్డ్ టెక్నాలజీ అనేది మైక్రో ఎలెక్ట్రానిక్ ఎలిమెంట్స్ యాక్యుయేటర్లు సెన్సార్లు మెకానికల్ స్ట్రక్చర్స్ ను కలిగి ఉంటుంది ఇవి ఒక సబ్స్ట్రేట్ పై నిర్మించబడతాయి ఇప్పుడు చాలావరకు సబ్స్ట్రేట్ అనేది సిలికాన్ వేఫర్ MEMS ను మైక్రో ఫాబ్రికేషన్ టెక్నిక్లను ఉపయోగించి అభివృద్ధి చేస్తారు ఇవి డిపోసిషన్ పాటర్న్యింగ్ మరియు ఎచ్చింగ్ MEMS ప్రొడక్షన్ యొక్క అత్యంత సాధారణ రూపాలు బల్క్ మైక్రో మషినింగ్ మరియు సర్ఫేస్ మైక్రో మషినింగ్ మరియు HAR ఫాబ్రికేషన్ స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ యొక్క ప్రయోజనం టెక్నాలజీ ను విస్తారమైన సంఖ్యలో మరియు వివిధ రకాల పరికరాలకు తీసుకు వస్తుంది రాబోయే కొద్ది స్లైడ్లలో కొన్ని పరికరాలను మనం చూస్తాము కొన్ని ఉదాహరణలు MEMS బేస్డ్ మైక్రో పంప్ MEMS బేస్డ్ మైక్రో మిర్రర్ పరికరం ఉంది MEMS హెడ్సెట్ డిస్ప్లే MEMS అంటే ఏమిటి కాబట్టి MEMS 1 నుండి 100 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే భాగాల తో రూపొందించబడింది డివైసెస్ ఒక మైక్రాన్ నుండి అనేక మిల్లీమీటర్ల వరకు మారుతూ ఉంటాయి MEMS యొక్క ఫంక్షనల్ ఎలెమెంట్స్ ఏమిటంటే మినీ ఆతరైజ్డ్ స్ట్రక్చర్స్ సెన్సార్లు యాక్యుయేటర్లు మరియు మైక్రో ఎలక్ట్రానిక్స్ MEMS యొక్క ప్రధాన కాట్టెడ్ లో ఒకటి అవి మూవ్ అయినా కాకపోయినా మెకానికల్ ఫంక్షనాలిటీ ను కలిగి ఉన్న కనీసం కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి మీరు MEMS ను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఇది ప్రధాన క్రైటీరియాలో ఒకటి మనము వేర్వేరు అప్లికేషన్స్ ను చూస్తాము ఇప్పుడు ఇది చివరి స్లైడ్MEMS యొక్క భాగాలు మైక్రో ఎలెక్ట్రానిక్స్ మైక్రో సెన్సార్లు మైక్రో యాక్యుయేటర్లు మరియు మైక్రో స్ట్రక్చర్స్ మీరు మైక్రో ఎలక్ట్రానిక్స్ మైక్రో స్ట్రక్చర్స్ మైక్రో యాక్యుయేటర్స్ మరియు మైక్రో సెన్సార్లను చూడవచ్చు కాబట్టి మీరు మైక్రో సెన్సార్స్ మైక్రో ఎలెక్ట్రానిక్స్ గురించి మాట్లాడేటప్పుడు మైక్రో ఎలెక్ట్రానిక్స్ అనేది రిసీవ్ చేసుకుని ప్రాసెస్ చేసే బ్రెయిన్ వంటిది మరియు మీరు మైక్రో సెన్సార్ గురించి మాట్లాడేటప్పుడు మైక్రో సెన్సార్ నుండి డేటా వస్తుంది ఎన్విరాన్మెంట్ నుండి డేటా ను నిరంతరం సేకరించడం ప్రాసెసింగ్ కోసం మైక్రో ఎలెక్ట్రానిక్స్ కు డేటా ను పాస్ చేయడం మెకానికల్థర్మల్ బయోలాజికల్ మరియు కెమికల్ మార్పులను మానిటర్ చేయగలదు యాక్యుయేటర్స్ గురించి మాట్లాడినప్పుడు ఎక్స్టర్నల్ డివైస్ ని ఆక్టివేట్ చేయడానికి x అనేది ట్రిగ్గర్ లాగా మైక్రో ఎలక్ట్రానిక్స్ డివైస్ ని ఆక్టివేట్ చేయమని మైక్రో యాక్యుయేటర్ కు చెబుతుంది మరియు చివరకు మైక్రో స్ట్రక్చర్స్ చాలా చిన్న స్ట్రక్చర్స్ చిప్ యొక్క సర్ఫేస్ పై MEMS యొక్క సిలికాన్గా నిర్మించబడ్డాయి అందువల్ల మీరు ఈ 4 వేర్వేరు భాగాలలో ఒక దానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్ గా ఉంటే అది యాక్యుయేటర్ అయినా సెన్సార్ అయినా స్ట్రక్చర్స్ లేదా అది ఎలక్ట్రానిక్స్ కాబట్టి తరువాతి తరగతిలో MEMS గురించి మరిన్ని వివరాలు ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ లు ఎలా ఉన్నాయి మరియు మీరు సెన్సార్ను ఎలా తయారు చేయవచ్చో చూడటం ప్రారంభిస్తాము దీనికి ముందు ఫోటోలిథోగ్రఫీ అనే చాలా ముఖ్యమైన విషయం మీకు నేర్పించాలనుకుంటున్నాను కాబట్టి అప్పటి వరకు మీరు నేను నేర్పించిన విషయాలను చూడండి నేను మిమ్మల్ని తరువాతి తరగతిలో చూస్తాను మరియు MEMS గురించి మరిన్ని అప్లికేషన్స్ ని నేర్చుకుంటాము తరువాత పివిడి టెక్నిక్ సివిడి టెక్నిక్ మరియు లితోగ్రఫీlithography కాబట్టి అప్పటి వరకు నేను జాగ్రత్త తీసుకుంటాను బై